మునుపటి ఉపన్యాసంలో ఈ మాడ్యూల్ ప్రతిపాదించింది కాబట్టి ఈ ప్రత్యేకమైన IIRA పారిశ్రామిక ఇంటర్నెట్ వ్యత్యాస నిర్మాణం వేర్వేరు నిర్మాణ భాగాలను కలిగి ఉంది వీటిలో ఒకటి ప్రాథమికంగా దృక్కోణాలు ఒక నిర్దిష్ట పరిశ్రమలో IIoT ను అమలు చేయడానికిఒకటి మునుపటి రచనలలో మునుపటి ఉపన్యాసం వివిధ రకాలైన నమూనాలను ఉపయోగించవచ్చు కాబట్టి మనము మరింత ముందుకు వెళ్లి దృక్కోణాల యొక్క విభిన్న కోణాలను మరింత సాంకేతికతలను దృక్కోణాలలోకి చూస్తాము మరియు వివిధ రకాలైన దృక్కోణాలు ఎలా ఉన్నాయి వీటిని వివిధ పారిశ్రామిక అవసరాల అవసరాలను తీర్చడానికి అవలంబించవచ్చు కాబట్టి మనకు ఈ విభిన్న దృక్కోణాలు IIRA దృక్కోణాలు ఉన్నాయి ఇవి పారిశ్రామిక ఇంటర్నెట్ కన్సార్టియం అభివృద్ధి చేసిన వినియోగ కేసులను విశ్లేషించడంలో సహాయపడతాయి ఇవి వివిధ రకాలుగా ఉండవచ్చు మనకు వ్యాపార దృక్కోణం వినియోగ దృక్కోణం క్రియాత్మక దృక్కోణం మరియు అమలు దృక్కోణం ఉన్నాయి కాబట్టి రీక్యాప్ చేసినట్లే ఈ దృక్కోణం ఏదో ఉంది ఇది విభిన్న ఆలోచనల సమాహారం లాంటిది మరియు ఈ ఆలోచనల సేకరణ వాటాదారుల నుండి వస్తోంది ఈ దృక్కోణాలు తప్పనిసరిగా వేర్వేరు వాటాదారుల నుండి వస్తున్నాయి కాబట్టి మనకు వ్యాపార దృక్పథం ఉంది దాని యొక్క వ్యాపార అంశాల గురించి వివిధ వాటాదారుల వినియోగ దృక్కోణం నుండి అమలు చేయాల్సిన ఆలోచనలు ఏమిటి అదే విధంగా క్రియాత్మక దృక్కోణం మరియు అమలు దృక్కోణం ఉన్నాయి కాబట్టి ఇది ఇప్పుడు నిర్మాణపరంగా ఇక్కడ చిత్ర రూపంలో చూపబడింది కాబట్టి మీకు ఈ విభిన్న దృక్కోణాలు వ్యాపార దృక్కోణం వినియోగ దృక్కోణం క్రియాత్మక దృక్పథం మరియు అమలు దృక్కోణం ఉన్నాయి మరియు ఈ దృక్కోణాలన్నీ ప్రాథమికంగా ఈ విభిన్న వాటాదారుల నుండి వస్తున్నాయి ఈ ఆలోచనల యొక్క ఈ దృక్కోణాలు సవరించబడతాయి మరియు అవి ధృవీకరించబడతాయి మరియు చివరకు విభజన తరువాత విభిన్న ఆలోచనల అమలు మరియు విస్తరణలో మరింత మార్గదర్శకానికి మార్గనిర్దేశం చేయడానికి ఇవి సహాయపడతాయి కాబట్టి ఈ ఆలోచనలను వివిధ రంగాలలో అమలు చేయవచ్చు ఆరోగ్య సంరక్షణ తయారీ ఇంధనం మైనింగ్ రవాణా మరియు జాబితా నిర్వహణ లాంటివి పేరుకు కొన్ని ప్రతి యొక్క దృక్కోణాలను కొంచెం వివరంగా చూద్దాం కాబట్టి మొదట మనకు వ్యాపార దృక్పథం ఉంది వ్యాపార దృక్కోణం నుండి మనము వ్యాపార నిర్ణయాధికారుల గురించి మాట్లాడుతున్నాము కస్టమర్ అవసరాలను మెరుగుపరచడం కస్టమర్ అవసరాలను తీర్చడం వినియోగదారులను సంతృప్తి పరచడం మరియు వ్యాపార నిర్ణయం పరంగా వ్యాపార నిర్ణయాధికారులు ఒక నిర్దిష్ట దృష్టి మరియు కొన్ని విలువలను కలిగి ఉన్నారు వ్యాపార నిర్ణయాధికారులకు కొన్ని ముఖ్య లక్ష్యాలు కూడా ఉన్నాయి మరోవైపు మనకు ఈ సిస్టమ్ ఇంజనీర్లు కొన్ని లక్ష్యాలను మరియు కొన్ని ప్రాథమిక సామర్థ్యాలను కలిగి ఉన్నారు ఈ కీలక లక్ష్యాలు మరియు ప్రాథమిక సామర్థ్యాలు కలిసి IIoT వ్యవస్థ అవసరాల జాబితాను అమలు చేయడానికి సహాయపడతాయి మరియు ఈ సిస్టమ్ అవసరాలు ఈ లక్ష్యంతో కలిసి సిస్టమ్ అవసరాన్నికి కూడా సహాయపడతాయి ఈ లక్ష్యం వినియోగ కార్యకలాపాలను చేరుకోవడంలో సహాయపడుతుంది వ్యాపార అవసరాలను తీర్చడానికి ఇది వ్యాపార దృక్పథం కాబట్టి IIoT వ్యవస్థ యొక్క కోణం నుండి వ్యాపార దృక్పథం వ్యాపార విలువకు అంచనా ROI నిర్వహణ వ్యయం మరియు ఉత్పత్తి బాధ్యతలకు సంబంధించినది వ్యాపార దృక్పథంలో వాటాదారులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు వ్యాపారానికి మద్దతు ఇవ్వడంలో వాటాదారులు ప్రధాన పాత్ర పోషిస్తారు వారు వ్యాపారం యొక్క దిశను బలంగా ప్రభావితం చేస్తారు మరియు భావనలలను నడపడము మరియు IIoT వ్యవస్థల అభివృద్ధి వ్యాపార దృక్పథంలో ఉన్న దృష్టి లక్షణం సంస్థ భవిష్యత్తులో సంస్థ యొక్క దృష్టిని వివరిస్తుంది మరియు సంస్థ మరింత పని చేయబోయే వ్యాపారానికి దిశను అందిస్తుంది వ్యాపార దృక్పథంలో ఉన్న విలువల దృష్టిని సూచిస్తాయి వాటాదారులచే గుర్తించబడతాయి వీరు దృష్టి యొక్క యోగ్యతకు సంబంధించిన తర్కాన్ని అందించే నిధులలో పాల్గొంటారు మరియు మొదలైనవి మరియు కొన్ని ముఖ్య లక్ష్యాలు ఉన్నాయి ఈ ముఖ్య లక్ష్యాలు సమయానుసారంగా ఉండాలి మరియు కొలవగలవిగా ఉండాలి మరియు అవి వ్యవస్థ నుండి ఆశించిన ఉన్నత స్థాయి సాంకేతిక వ్యాపార ఫలితం వలె వ్యక్తీకరించబడతాయి ప్రాథమిక సామర్థ్యాలు ఉన్నత స్థాయి లక్షణాలు ఇవి వ్యాపార పనులను పూర్తి చేయడానికి అవసరం ప్రాథమిక లక్ష్యాలు ప్రాథమిక సామర్థ్యాలను గుర్తించడానికి ఆధారం ప్రాథమిక సామర్థ్యాలు అంటే సామర్థ్యాలు ప్రకృతిలో ప్రాథమికమైనవి సంస్థ యొక్క సామర్ధ్యాలు కొన్ని ప్రాథమిక ప్రధాన విధులను నిర్వహించడానికి కాబట్టి అవి ప్రాథమికంగా స్వతంత్రంగా పేర్కొనబడ్డాయి వాటాదారులు ప్రాథమిక సామర్థ్యాలను లక్ష్యాల నుండి పొందుతారు ఇవి ఒక నిర్దిష్ట వ్యవస్థకు అవసరం వ్యాపార దృక్కోణం వినియోగ దృక్పథాన్ని పరిశీలించిన తర్వాత ఇప్పుడు మనం చూద్దాం మరియు ఇక్కడ మనం చూడగలిగినట్లుగా ఇది ప్రాథమికంగా ఏజెంట్ల భావన ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది కాబట్టి ఏజెంట్లు ప్రాథమికంగా వ్యవస్థను నియంత్రిస్తారు వ్యవస్థకు కొన్ని పాత్రలు ఉన్నాయి ఏజెంట్లు ప్రాథమికంగా సిస్టమ్లో కొన్ని పాత్రలను కలిగి ఉంటారు వ్యవస్థ యొక్క పాత్రలు మరియు కార్యకలాపాలు విధిని నిర్వర్తించాల్సిన పనులను నిర్వచించడంలో సహాయపడతాయి ఈ విభిన్న పనుల యొక్క కొన్ని క్రియాత్మక భాగాలు మరియు అమలు భాగాలు ఉన్నాయి కాబట్టి వినియోగ దృక్కోణాలు వ్యాపార దృక్కోణంలో గుర్తించబడిన ముఖ్య సామర్థ్యాలతో మరియు పని యొక్క వివిధ విభాగాలను సమన్వయం చేసే కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి పని వినియోగ దృక్కోణంలో ఉంది పని అనేది పని యొక్క ప్రాథమిక యూనిట్ ఇది ఒక పార్టీ చేత నిర్వహించబడుతుంది ఇది ఒక నిర్దిష్ట పాత్రను ఊహిస్తుంది ఇప్పుడు ఈ పనిని అమలు చేయవలసి ఉంటుంది ఈ పని కొన్ని రోల్స్ చెప్తుంది కాబట్టి పాత్ర అనేది ఒక ఎంటిటీ తో సంభాషించడంలో సహాయపడతాయి

కార్యాచరణ అనేది నిర్దిష్ట పనుల సమన్వయం ఇది వ్యవస్థను బాగా నిర్వచించబడిన వినియోగాన్ని గురించి తెలుసుకోవటం కోసం అవసరం మరియు కార్యకలాపాలు పదేపదే అమలు చేయబడతాయి కార్యాచరణలు సిస్టమ్ అమలును ప్రేరేపిస్తాయి వర్క్ఫ్లోను ప్రేరేపిస్తాయి అమలు చేయకుండా వేర్వేరు అడ్డంకులను ప్రేరేపిస్తాయి మరియు అమలు యొక్క విభిన్న ప్రభావాల ఆధారంగా కూడా సంకర్షణ చెందుతాయి జరిగే పరస్పర చర్యలను కూడా కార్యాచరణ చూసుకుంటుంది కార్యాచరణ యొక్క అంశాలు ట్రిగ్గర్ సమాంతర షరతులతో కూడిన పునరుక్తి మరియు మొదలైనవి కావచ్చు కాబట్టి వర్క్ ఫ్లో ప్రాథమికంగా వేర్వేరు పనులలో ప్రవహించే వివిధ పనులలో వర్క్ఫ్లో ప్రభావం అనేది ఒక కార్యాచరణను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత IIoT వ్యవస్థ యొక్క స్థితి మరియు పరిమితులు ప్రాథమికంగా సిస్టమ్ లక్షణాల గురించి వివరిస్తాయి ఇది అమలు సమయంలో రిజర్వు చేయబడాలి ఇది మనకు నియంత్రణ డొమైన్ నడుస్తుంది కాబట్టి ఈ నియంత్రణ డొమైన్ మరియు ఈ ప్రత్యేక చక్రంలో పాత్ర చాలా ముఖ్యమైన దృక్కోణం ఇది ప్రాథమికంగా క్రియాత్మక దృక్కోణం నియంత్రణ డొమైన్ పారిశ్రామిక నియంత్రణ వ్యవస్థచే నిర్వహించబడే ఫంక్షన్ల చేయడం గురించి చర్చిస్తుంది కాబట్టి క్రియాత్మక దృక్కోణం నుండి కొన్ని భావనలు ముఖ్యమైన ప్రోగ్నోస్టిక్స్ ఉపయోగించబడుతున్న ఆస్తులకు అనుగుణంగా కాబట్టి సమాచార డొమైన్ వివిధ డొమైన్ల నుండి డేటాను సమీకరించటానికి బాధ్యత వహించే ఫంక్షన్ల సమితిని సూచిస్తుంది ఇక్కడ డేటా డేటా ప్రాసెసింగ్ నాణ్యత వాక్యనిర్మాణ పరివర్తన అర్థ పరివర్తన డేటా నిలకడ మరియు నిల్వ మరియు డేటా పంపిణీ కలిగి ఉంటుంది ఫంక్షనల్ డొమైన్ వివిధ డొమైన్ల నుండి డేటాను సమీకరించటానికి డేటాను మార్చడానికి సిస్టమ్లోని డేటాను కొనసాగించడానికి మరియు డేటాను మోడలింగ్ చేయడానికి మరియు విశ్లేషించడానికి బాధ్యత వహించే ఫంక్షన్ల సమితిని సూచిస్తుంది అనువర్తన డొమైన్ నిర్దిష్ట వ్యాపార విధులను గ్రహించడానికి అనువర్తన తర్కాన్ని అమలు చేసే ఫంక్షన్ల సమితిని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాథమికంగా మీరు లాజిక్స్ API లు మరియు UI ల గురించి మాట్లాడుతున్నారు వ్యాపార డొమైన్ IIoT వ్యవస్థ యొక్క సాంప్రదాయిక లేదా కొత్త రకం వ్యాపార ఫంక్షన్తో అనుసంధానించడం ద్వారా ఎండ్ టు ఎండ్ కార్యకలాపాలను ప్రారంభించే ఫంక్షన్ల సమితిని సూచిస్తుంది ఇందులో ప్రాథమికంగా సహాయక వ్యాపార ప్రక్రియలు మరియు విధానపరమైన కార్యకలాపాలు ఉంటాయి అమలు దృక్కోణం IIoT యొక్క IIoT వ్యవస్థ యొక్క నిర్మాణ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక ప్రదర్శనకు సంబంధించినది ఇది ఇంటర్ కనెక్షన్ మరియు వివిధ భాగాల పరస్పర అనుసంధానం మరియు కార్యకలాపాల అమలు పటం వినియోగ దృక్కోణం నుండి క్రియాత్మక భాగాలకు గుర్తించబడింది దీనితో మనము ఐఐసి ప్రతిపాదించిన రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ పై ఉపన్యాసం ముగింపుకు వచ్చాము ఇది పారిశ్రామిక ఇంటర్నెట్ తేడా ఆర్కిటెక్చర్ IIRA ఈ మాడ్యూల్లో మనకు ఉన్న ఐఐసి యొక్క టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదించిన వివిధ వ్యాపార నమూనాలను చూసింది వివిధ రకాలైన వ్యాపార నమూనాలు IIoT స్వీకరణ వైపు పరివర్తన వైపు రూపాంతరం చెందడానికి వీటిని అవలంబించవచ్చు ఆపై మనము ఈ విభిన్న నమూనాల నిర్మాణ నమూనాలను సాంకేతికంగా ఈ వ్యాపార అవసరాలను కార్యాచరణ అమలులోకి అమలు చేయడానికి ఉపయోగించగల సాధారణ నమూనాలు వ్యాపారాన్ని మార్చడానికి IIoT అవసరాలు మరియు అంచనాలను తీర్చడానికి చూశాము కాబట్టి ఈ సూచనలు మీకు ఆసక్తి ఉంటే మీరు వాటి ద్వారా వెళ్ళవచ్చు ముఖ్యంగా ఈ పుస్తకాలు ముఖ్యమైనవి ఈ రచనలు వ్యాపార నిర్మాణం గురించి IIoT సందర్భంలో మరియు మొదలైన వాటి గురించి బాగా అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది కాబట్టి దీనితో మనము ముగింపుకు వస్తాము ధన్యవాదాలు